అందరికీ నమస్కారం ఈ రోజు మనం మైక్రోవేవ్ అటెన్యూయేటర్స్ గురించి మాట్లాడబోతున్నాము మునుపటి అధ్యాయం లో నా PhD విద్యార్థి రింకీ చోప్రా ఒకరు ఉపన్యాసం ఇచ్చారు అందులో మీరు వివిధ డయోడ్ల గురించి విన్నారు ఈ ప్రత్యేక కోర్సుకు తను కోర్సు TA కూడా కాబట్టి ఈ రోజు మనం వాస్తవానికి రెసిస్టర్లను ఉపయోగించి మైక్రోవేవ్ అటెన్యూయేటర్లతో ప్రారంభించబోతున్నాము వీటిని ఫిక్స్డ్ అటెన్యూయేటర్స్ అంటారు మరియు అప్పుడు మనం వేరియబుల్ అటెన్యూయేటర్స్ అయిన PIN డయోడ్ ఆధారిత అటెన్యూయేటర్స్ గురించి మాట్లాడు తాము కాబట్టి మైక్రోవేవ్ అటెన్యూయేటర్లపై నేటి అధ్యాయం ప్రారంభిద్దాం కాబట్టి మనం రెసిస్టివ్ అటెన్యూయేటర్తో ప్రారంభిస్తాము మరియు ఇక్కడ చూపిన నెట్వర్క్ π నెట్వర్క్ కాబట్టి 3 రెసిస్టర్ లు R1R2 మరియు R2 రెసిస్టర్ ఉన్నాయని మనం చూడ వచ్చు మరియు మీరు చూస్తే ఈ నెట్వర్క్ π ఆకారం వలె కనిపిస్తుంది అందుకే దీనిని π నెట్వర్క్ అంటారు అటున్యేటర్ యొక్క ముఖ్య లక్షణం ఒకటి ఇన్ పుట్ వైపు అలాగే అవుట్ పుట్ వైపు 50Ω లేదా Z0 తో మ్యాచ్ అయి ఉండాలని మీకు చెప్పగలను మరియు రెండవ విషయం ఏమిటంటే ఇది పోర్ట్ 1 నుండి పోర్ట్ 2 వరకు ఒక అటెన్యుయేషన్ను అందించాలిఈ అటెన్యుయేషన్ k కాబట్టి మనం ఈ ప్రత్యేకమైన సర్క్యూట్ను విశ్లేషించాల్సిన అవసరం ఉంది కానీ దీనికి ముందు మనం ఒకే రెసిస్టర్ను ఉపయోగించడం ద్వారా కూడా అటెన్యుయేషన్ పొందవచ్చు కాబట్టి R2 లేదు అని అనుకోండి ఆ సందర్భం లో మనకు ఒకే రెసిస్టర్ R1 ఉంది అనుకుందాం అప్పుడు V2V1Z0Z0R1 ఒకవేళ Z0 50 Ω మరియు R1 50 అనుకుంటే V2V15050 50 V2V112 k V2V1 కాబట్టి k 2 అని చెప్పగలను ఎందుకంటే k V1 ఇది అటెన్యూయేటర్ మరియు గెయిన్కాదు గెయిన్ V2 కు సమానం V2V1 మళ్లీ మనం R1 1 kΩ తీసుకుంటే చాలా ఎక్కువ అటెన్యుయేషన్ పొందవచ్చు కాబట్టి ఇది V2V15050 1000 చాలా ఎక్కువ అటెన్యుయేషన్ ని పొందవచ్చు అయినప్పటి కీ మళ్ళీ సమస్య ఏమిటంటే ఇప్పుడు ఇన్ పుట్ ఇంపెడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇది 50 1000 1050 అవుతుంది కాబట్టి చాలా పవర్ ఈ ప్రత్యేకమైన పోర్ట్ నుండి వెనకకు రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ప్రధాన పరిస్థితి ఒకటి ఏమిటంటే ఇన్ పుట్ ఈ వైపు నుండి చూసిన మరియు అవుట్ పుట్ నుండి ఈ వైపు నుండి చూసిన అది 50Ω కు మ్యాచ్ అవ్వాలి అంటేఆ ఇన్ పుట్ ఇంపెడెన్స్ ఇక్కడ Z0కు సమానం గా ఉండాలి కాబట్టిమ్యాచింగ్ కోసం ZinZ0 మరియు నెట్వర్క్ సిమ్మెట్రీకల్ ఉండాలి కాబట్టి ఇక్కడ అవుట్ పుట్ Z0కి కూడా సమానం గా ఉంటుంది కాబట్టి అందువల్ల మనం ఒకే రెసిస్టర్ R1ను ఉపయోగించము కాని మనం π నెట్వర్క్ను ఉపయోగిస్తాము వాస్తవానికి తరువాత నేను టి నెట్వర్క్ గురించి కూడా మాట్లాడబోతున్నాను ఇది ఇన్ పుట్ సైడ్ మరియు అవుట్ పుట్ సైడ్ రెండింటి లో ఇంపెడెన్స్ మ్యాచింగ్ కోసం కూడా ఆప్టిమైజ్ చేయ వచ్చు కాబట్టి ఈ ప్రత్యేకమైన సర్క్యూట్ యొక్క విశ్లేషణ ను ఎలా చేయగలమో చూద్దాం కాబట్టి మొదట అన్నిటి కన్న ముందుZin ఏమిటో తెలుసుకుందాం కాబట్టిమనం Zin ఏమీ కాదు కానీ R2 ఇక్కడ కనిపించే ఇంపెడెన్స్ కి పార్లల్ గా ఉంటుంది కాబట్టి అది R2 1Zin1ZA1R2ZinR2ZA ZA ఇక్కడ ఈ ప్రత్యేక పాయింట్ దగ్గర చూసే ఇంపెడెన్స్ కాబట్టి ఇక్కడ నుండి ZAఅంటే ఏమిటి ZAR1R2Z0 V1I1ZAV1I1R1R2Z0 V2I1R2Z0 k V1V2 k అనేది అటెన్యుయేషన్ నిష్పత్తి k I1ZAI1R2Z0 కాబట్టి మనం ఇక్కడ నుండి I1ను చూడ వచ్చు I1 క్యాన్సల్ అవుతుంది కాబట్టి ఇది ZAR2Z0అవుతుంది కాబట్టి ఇక్కడ నుండి మనం సరళీకృతం చేయ వచ్చు k కోసం ఎక్స్ప్రెషన్ వస్తుంది సరే మరియు మనం ఈ ప్రత్యేక ఎక్స్ప్రెషన్ ను మరింత సరళీకృతం చేస్తే కాబట్టి కొన్ని దశలను ఉపయోగించడం ద్వారా మనం R2 కొరకు ఎక్స్ప్రెషన్ ను పొందు తాము ఇది Z0 k 1 చే ఇవ్వబడుతుంది ఇప్పుడు మనం మరి కొంచెం సరళీకరణ చేయవచ్చు కాబట్టి మనం ఈ విషయాలను మునుపటి వ్యక్తీకరణ నుండి R1ZA R2Z0 ను విస్తరించవచ్చు మరియు సమీకరణం 1 ను ఉపయోగించి మనం దానిని సరళీకృతం చేయ వచ్చు మరియు చివరకు మీరు ఒక దాని తర్వాత ఒకటి ఈ దశల్లో కొన్ని చేసిన తరువాత మనం R1 కోసం తుది వ్యక్తీకరణ ను పొందు తాము ఇక్కడ ఈ ప్రత్యేక టర్మ్ ద్వారా ఇవ్వబడింది మరియు మనకు R2 వ్యక్తీకరణ లభిస్తుంది ఇది ఇక్కడ ఇవ్వబడింది కాబట్టి k చాలా పెద్దదిగా ఉంటే మనం ఇక్కడ త్వరగా చూడ వచ్చు k చాలా పెద్దది అయితే మనం ఈ వ్యక్తీకరణ సుమారు 1 అవుతుంది చెప్ప గలం కాబట్టి R2 సుమారుగా Z0 కి సమానం గా ఉంటుందని చెప్పవచ్చు మరియు k చాలా పెద్దది అయితే అది చాలా పెద్దది అని మనం చెప్పగలం అప్పుడు k2 1 కాబట్టి మనం ఈ పదాన్ని విస్మరించవచ్చు మరియు ఇది ఇక్కడ రద్దు చేయ బడుతుంది కాబట్టి మనకు లభించే వ్యక్తీకరణ Z0 k 2 కాబట్టి ఇప్పుడు అటెన్యుయేటర్ యొక్క విభిన్న విలువలకు ఒక ఉదాహరణ చూద్దాం కాబట్టి ఇక్కడ మనం 3 dB 10 dB 20 dB అటెన్యుయేషన్ విలు వలను ఇచ్చాము సరే కాబట్టి ఈ విలువల నుండి మనం మొదట సంఖ్యా విలువ ను లెక్కించవచ్చు ఇప్పుడు దయచేసి ఇది ఓల్టేజ్ రేషియో అని గుర్తుంచుకోండి కాబట్టి మనం 20 లాగ్ k తీసుకో వాలి కాబట్టి 20 లాగ్ 10 20 డిబి సరే మరియు అదే విధంగా మనం k యొక్క ఇతర విలువలు కనుగొనాలి మరియు ఆ k విలువ లను ఈ వ్యక్తీకరణ లో ప్రత్యామ్నాయం చేయాలి మరియు Z0 50 Ω తీసుకుంటే మనం R1 R2 విలువలను పొందుతాం అవి ఇక్కడ ఇవ్వబడ్డాయి మరియుk విలువ పెరుగుతుందని మీరు ఇక్కడ చూడవచ్చు తర్వాత మనం 20 dB కి బదులుగా30 dB తీసు కుంటే నేను ముందు చెప్పినట్లు గా 50Ωవైపు కలుగజేస్తాయి అని చూడ గలరు మరియు మీరు ఈ వ్యక్తీకరణ ను ఇక్కడ చూస్తే ఇది Z0 50 10 5002 250 అని మీరు చూడ వచ్చు ఇది ఇక్కడ 250 వైపు మొగ్గు చూపుతోంది సరే కాబట్టి ఆ విధంగా మనం ధ్రువీకరణను చేయవచ్చు సరే ఇప్పుడు మనకు అటెన్యూయేటర్ ఎక్కడ అవసరం అనే ప్రశ్న వస్తుంది మనకు యాంప్లిఫైయర్లు అవసరమని మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే యాంప్లిఫైయర్ సిగ్నల్ ను విస్తరిస్తుంది మనం సిగ్నల్ ను ఎందుకు ఆకర్షించాలనుకుంటున్నాము కాబట్టి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి ఇక్కడ మనకు అటెన్యూయేటర్లు అవసరం ఉదాహరణకుమనకు కేవలం 1 W అవుట్ పుట్ ఉన్నప్పుడు కూడా పవర్ యాంప్లిఫైయర్ యొక్క అవుట్పుట్ను కొలవాలనుకుంటున్నాము అని చెప్పనివ్వండి ఇప్పుడు ఆ 1 W అవుట్ పుట్ స్పెక్ట్రం అనలైజర్కు కనెక్ట్ చేయలేము స్పెక్ట్రం అనలైజర్ వాస్తవానికి పవర్ ని కొలుస్తుంది మరియు ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రం ను కూడా ఇస్తుంది ఇది నిర్దిష్ట యాంప్లిఫైయర్ యొక్క హార్మోనిక్స్ లను కూడా ఇస్తుంది ఇప్పుడు 1 W అవుట్ పుట్ నేరుగా స్పెక్ట్రం అనలైజర్కు కనెక్ట్ చేయ లేముస్పెక్ట్రం అనలైజర్లలో ఎక్కువ భాగం మార్కెట్ లో లభిస్తాయి వారు అబ్సొల్యూట్ మాక్సిముమ్ ఇన్ పుట్ పవర్ ని 0 1 W గా తీసుకో వచ్చు కాని చాలా సందర్భాలలో వారు 0 01 W పవర్ ని సిఫారసు చేస్తారు కాబట్టి మనం 1 W అవుట్పుట్ను నేరుగా స్పెక్ట్రం అనలైజర్కు కనెక్ట్ చేయలేము కాబట్టి ఇప్పుడు మన దగ్గర 20 డిబి అటెన్యూయేటర్ ఉందా అని ఆలోచించండి కాబట్టి మనం 1 W ఇస్తాము 20 dB అటెన్యూయేటర్ మాకు 0 01 W పవర్ ని ఇస్తుంది మరియు అది స్పెక్ట్రం అనలైజర్కు ఇవ్వబడుతుంది కాబట్టి ఇది అప్లికేషన్స్ లో ఒకటి వేరియబుల్ అటెన్యూయేటర్లు కూడా అవసరమయ్యే అనేక ఇతర అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి మొదట ఫిక్స్ డ్ అటెన్యూయేటర్ను పూర్తి చేద్దాం ఇక్కడ మీరు రెసిస్టర్ విలువలు ఫిక్స్ డ్ గా ఉన్నాయని చూడ వచ్చు కాబట్టి అందువల్ల ఫిక్స్ డ్ అటెన్యుయేషన్ ఉంటుంది వాస్తవానికి మనం వేరియబుల్ రెసిస్టర్ R1 మరియు R2ను ఉపయోగించవచ్చు మరియు దానిని వేరియబుల్ అటెన్యూయేటర్ పొందటానికి డిజైన్ చేయవచ్చు ఏదేమైనా మునుపటి అధ్యాయం లో కవర్ చేయబడిన వాటి యొక్క అప్లికేషన్స్ ను మేము మీకు చూపిస్తాము ఇది కవర్ చేసిన పరికరం లో ఒకటి PIN డయోడ్ కాబట్టి ఈ రోజు మనం PIN డయోడ్ లను వేరియబుల్ అటెన్యూయేటర్గా ఎలా ఉపయోగించవచ్చో చూస్తాము మనం π నెట్వర్క్ను విశ్లేషించడానికి మరొక మార్గం ఉంది కాబట్టి మునుపటి 2 స్లైడ్లలో విశ్లేషణ ఎలా చేయాలో నేను మీకు చూపించాను కాని మనం ABCD పారామితులను కూడా అధ్యయనం చేసాము కాబట్టి ఈ ప్రత్యేక నెట్వర్క్ను ABCD పారామితిని ఉపయోగించి పరిష్కరించవచ్చు కాబట్టి మనం ఎలా చేయగలమో చూద్దాం కాబట్టి ఇక్కడ ఒక సెగ్మెంట్ తరువాత రెండవ సెగ్మెంట్ మరియు తరువాత మూడవ సెగ్మెంట్ కాబట్టి దీనిని షంట్ అడ్మిటెన్స్ గా ఆలోచించవచ్చు మరియు షంట్ అడ్మిటెన్స్ కొరకు ABCD పారామితి 1 0 y 1 అని మనకు తెలుసు కాబట్టి 1 0 y 1 R2 ఇప్పుడు ఇది సిరీస్ ఇంపెడెన్స్ కాబట్టి సిరీస్ ఇంపెడెన్స్ కోసం ABCD పారామితులు 1 Z 0 1 చే ఇవ్వబడిందని మనకు తెలుసు కాబట్టి ఇక్కడ Z R1 కాబట్టి ఇక్కడ ఉన్న ఈ పోర్ట్ కి సంబంధించి ఇది సిమ్మెట్రీకల్ గా ఉంటుంది కాబట్టి ఇది మొదటిదానికి సమానం గా ఉంటుంది కాబట్టి 1 0 1 బై R2 మరియు 1 మనం ఈ 3 మాట్రిసెస్ లను గుణిస్తాము మరియు చివరకు ఈ వ్యక్తీకరణ పొందబడుతుంది ఇప్పుడు మనం ABCD పారామితుల నుండి S పారామితులకు మార్పిడి ని ఉపయోగిస్తాము మరియు ABC D ని నార్మలైజ్ చేయడం గురించి దీని గురించి ఆలోచించడం సులభం అని నేను మీకు చెప్పాను కాబట్టి A B నార్మలైజ్డ్ B Z0 అవుతుంది C నార్మలైజ్ C X Z0 D అవుతుంది మరియు న్యూమరేటర్ A B C D మరియు S21 విలువ 2 A B C D కు సమానం ఇవి ప్రాథమికం గా నార్మలైజ్డ్ విలువలు కాబట్టి S11 S21యొక్క వ్యక్తీకరణ లు మనకు తెలిస్తే ఇప్పుడు మనం షరతు లను ఇందులో ఉంచాలి మీరు ఇక్కడ చూడగలిగే మొదటి షరతు S11 0 S11 0 ఉంటే ఏంటి అంటే రిఫ్లెక్టెడ్ పవర్ 0 కి సమానం గా ఉంటుంది మరియు దీనినే ZinZ0 అని సూచిస్తుంది కాబట్టి మనం S11 0 యొక్క షరతు ను ఉంచినట్లయితే మీరు ఇక్కడ నుండి చూడ వచ్చు A D చూడండి అంటే B Z0 CZ0 0 కాబట్టి అది మీకు ఒక షరతు ఇస్తుంది మనం ఉంచాల్సిన రెండవ షరతు S21విలువ 1k కి సమానం కాబట్టి మీరు 1 k ఇందులో ఉంచి ఈ 2 సమీకరణాలను పరిష్కరించండి మీరు R1 మరియు R2 వ్యక్తీకరణ లను పొందుతారు ఈ వ్యక్తీకరణ లు మనం ఇంతకుముందు పొందిన వాటికి సమానం గా ఉంటాయి ఇప్పుడు మరొక నెట్వర్క్ చూద్దాం ఇది టి నెట్వర్క్ కాబట్టి ఇక్కడ 3 రెసిస్టర్లను చాలా సారూప్యం గా ఉపయోగించి టి నెట్వర్క్ను ఉపయోగించడం ద్వారా అటెన్యుయేషన్ పొందబడింది కాబట్టి ఇక్కడ సిరీస్ రెసిస్టెన్స్ R1 తీసుకోబడటానికి ముందు షంట్ రెసిస్టెన్స్ R2 గా తీసుకోబడింది దీని యొక్క విశ్లేషణ మునుపటి 2 మార్గాల్లో చేయ వచ్చు మీరు నిజంగా ఇక్కడ కరెంట్ రాయడం ఓల్టేజ్ను కనుగొనడం గురించి ఆలోచించవచ్చు లేదా మీరు నోడ్ సమీకరణాన్ని వ్రాయవచ్చు ఆపై V1V2 కోసం వ్యక్తీకరణ ను కనుగొనవచ్చు లేదా మీరు ల రెండవ విధాననైన ABCD పారామితులను ఉపయోగించవచ్చు కాబట్టి మీరు మళ్ళీ నెట్వర్క్ను ఇక్కడ ఒకటిగా తరువాత రెండవదిగా మరియు మూడవదిగా విభజించారు కాబట్టి మూడు ABCD మాట్రిసెస్ ను ముల్టీప్లై చేస్తే తుది S పారామితులను పొందుతాము మరియుS11 0S21 1 k అనే అదే షరతుల ను ఉంచండి మరియు ఈ సమీకరణాలను సరళీకృతం చేయడం ద్వారా మీరు R1 R2 కొరకు వ్యక్తీకరణ లను పొందుతారు కాబట్టి k యొక్క విలువ ఎక్కువగా ఉన్నపుడు ఏమి జరుగుతుందో నేను ఇక్కడ వ్రాశాను కాబట్టి kవిలువ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఈ వ్యక్తీకరణ సుమారు 1 అవుతుందని చెప్పవచ్చు కాబట్టి R1 Z0 అవుతుంది మరియు k విలువ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టర్మ్ చాలా తక్కువ కాబట్టి ఈ మొత్తం 2 Z0 k అని చెప్పగలను కాబట్టి మళ్ళీ 3 dB 10 dB 20 dB కి భిన్నమైన ఉదాహరణ లను చూద్దాం తదనుగుణం గా k సంఖ్యా విలువ ఇక్కడ జాబితా చేయబడింది మరియు అప్పుడుఈ 2 వ్యక్తీకరణ లు ఉపయోగించి మరియు Z0 విలువ 50Ω తీసుకోవడం ద్వారా R1 R2 వంటి విలువలు తెలుసు కొవచ్చు కాబట్టి రెసిస్టెన్స్ విలువలు పెరుగుతున్నాయని మీరు ఇక్కడ చూడ వచ్చు మరియు చివరికి ఇది 50Ω అవుతుంది మీరు ఇక్కడ నుండి చూస్తే k విలువ ఎక్కువగా ఉన్నప్పుడు R1 విలువ Z0 కు సమానం గా ఉంటుంది మరియు R2యొక్క విలువ ఇక్కడ ఈ ప్రత్యేక వ్యక్తీకరణ కు దగ్గరగా ఉంది కాబట్టి మనం నిజంగా R2 విలువ ను ఇక్కడ నుండి తనిఖీ చేయవచ్చు ఇది 2 Z0 2 50 100సంఖ్యా విలువ k 10 కాబట్టి 10010 కాబట్టి ఇది 10 వైపు మొగ్గు చూపుతున్నట్లు మీరు చూడవచ్చు కాబట్టి ఈ రెసిస్టర్ విలు వలను ఉపయోగించడం ద్వారా మీరు ఫిక్స్ డ్ అటెన్యూయేటర్ ను రియలైజ్ చేయవచ్చు వాస్తవానికి మీరు నిజంగా ఇక్కడ వేరియబుల్ రెసిస్టర్ను వాడవచ్చు లేదా మీరు ఇక్కడ వేరియబుల్ రెసిస్టర్లను ఉపయోగించవచ్చు మరియు ఆ విధంగా మీరు అటెన్యూయేటర్ను ట్యూన్ చేయవచ్చు వేరియబుల్ రెసిస్టర్లను ఉపయోగించడం ద్వారా మీరు వేరియబుల్ అటెన్యూయేటర్ను రియలైజ్ చేయవచ్చు అయినప్పటి కీ ఆచరణలో దీనిని అంతగా ఉపయోగించము మనం కొన్ని విభిన్న పద్ధతులను ఉపయోగిస్తాము నేను కొన్ని స్లైడ్ల తరువాత మీకు చూపించబోతున్నాను కాబట్టి మునుపటి అధ్యాయం లో PIN డయోడ్ లు కవర్ చేయబడ్డాయి కాబట్టి మనం ఆ భాగాన్ని చాలా త్వరగా చూస్తాము కాబట్టి P జంక్షన్ I జంక్షన్ ఉంది ఇది ఇంట్రన్సిక్ జంక్షన్ మరియు N జంక్షన్ సరే కాబట్టి ఇప్పుడు వాడే రెసిస్టర్కు బదులుగా మనం ఇక్కడ 3 PIN డయోడ్లను ఉపయోగించవచ్చు కాని ఈ 3 PIN డయోడ్లను ఉపయోగించడం గురించి ఆలోచించడం ప్రారంభించే ముందు మనం ఎక్కడ ఆపరేట్ చేయాలి మరియు ఏ రీజియన్ లో ఆపరేట్ చేయాలి అని చూద్దాం ఇప్పుడు PIN డయోడ్ కోసం నేను ఇక్కడ I V క్యారక్టర్స్టిక్స్ చూపించాను కాబట్టి ఇది విలక్షణమైన I V క్యారక్టర్స్టిక్స్ సరే మనం ఏమి చేయాలి మనం PIN డయోడ్ను వేరియబుల్ అటెన్యూయేటర్గా ఉపయోగించాలనుకుంటున్నప్పుడు మనం ఈ ప్రత్యేక రీజియన్ లో మాత్రమే ఆపరేట్ చేయాలి కాబట్టి ఈ ప్రత్యేకమైన డయోడ్ కొద్దిగా ఫార్వార్డ్ బయాస్ అయినప్పుడు ఆ ప్రత్యేక సందర్భం లో దీనికి సిరీస్ రెసిస్టెన్స్ ఉంది ఇది ఈ ప్రత్యేక వ్యక్తీకరణ ద్వారా ఇవ్వబడుతుంది ఈ వ్యక్తీకరణ Ith లేయర్ యొక్క వెడల్పు పై ఆధారపడి ఉంటుంది కాబట్టి అంటే ఈ Ith లేయర్ పెద్దది అయితే వెడల్పు పెద్దదిగా ఉంటుంది మరియు దీని అర్థం Ri పెద్దదిగా ఉంటుంది ఇది క్యారియర్ యొక్క మొబిలిటీ మరియు కారియర్ లైఫ్ టైం పై కూడా ఆధారపడి ఉంటుంది అయితే ఈ విషయాలు ఆ డివైస్ క్యారక్టర్స్టిక్స్ పై ఎక్కువ ఆధారపడి ఉంటాయి ఇక్కడ మనం సర్క్యూట్ పనితీరుపై ఎక్కువ దృష్టి పెట్టబోతున్నాం కాబట్టి మీరు ఇక్కడ డినామినేటర్ లో DC బియాస్ కరెంట్ I0 అని చూడ గలరు కాబట్టి ఇప్పుడు ఈ విషయాల గురించి ఆలోచించండి వాస్తవానికి ఇచ్చిన PIN డయోడ్ కోసం ఇవి ఫిక్స్డ్ పరిమాణం కాబట్టి I0 విలువను మార్చడం ద్వారా మనం Ri విలువ ను మార్చవచ్చు కాబట్టి ఉదాహరణకు ఇక్కడ చూద్దాంనేను I0 విలువ 1 మైక్రోఆంపియర్ తీసు కుంటే Riచాలా ఎక్కువ గా ఉంటుందని మనం చూడ వచ్చు 1 మైక్రో ఆంపియర్ బదులు మనం 10 మైక్రోఆంపియర్ తీసు కుంటే Ri 10 రెట్లు తగ్గుతుంది లేదా I0 ను 100 మైక్రో ఆంపియర్ గా తీసు కుంటే Ri మరింత తగ్గిస్తుందని చెప్పగలను కాబట్టి కరెంట్ I0 ను 1 మైక్రో ఆంపియర్ నుండి 100 మైక్రో ఆంపియర్లకు మార్చడం ద్వారా రెసిస్టెన్స్ విలువను దాదాపు 100 రెట్లు మారుతుందని మీరు చూడ వచ్చు కాబట్టి మనం ఈ PIN డయోడ్లను ఇక్కడ వేరియబుల్ అటెన్యూయేటర్గా ఉపయోగిస్తాము దయచేసి మనం కొంచెం ఫార్వర్డ్ బయాస్ చేయబోతున్నామని గుర్తుంచుకోండి డయోడ్ పూర్తిగా ఫార్వర్డ్ బయాస్ అయితే ఆ ప్రత్యేక సందర్భం లో కరెంట్ సాపేక్షం గా స్థిరం గా ఉంటుందని మనం చూడ వచ్చు మరియు అది మాకు వేరియబుల్ అటెన్యూయేటర్ లేదా వేరియబుల్ రెసిస్టర్ విలువను అందించదు వాస్తవానికి నేను తరువాతి అధ్యాయం లో PIN డయోడ్ల యొక్క మరొక అప్లికేషన్ ను మీకు చెప్పబోతున్నాను ఇక్కడ PIN డయోడ్ లు స్విచ్లుగా ఉపయోగించబడతాయి ఇక్కడ PIN డయోడ్ పూర్తిగా ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు అది స్విచ్ ఆన్ లాగా ఉంటుంది మరియు PIN డయోడ్ పూర్తిగా రివర్స్ బయాస్ అయితే ఇది స్విచ్ ఆఫ్ లాగా పని చేస్తుంది అయితే తరువాతి అధ్యాయం లో స్విచ్ల యొక్క వివిధ వైవిధ్యాలను చూస్తాము కాబట్టి ఇక్కడ 1 జాగ్రత్త మాత్రమే ఉందని నేను ప్రస్తావించాలనుకుంటున్నాను మరియు మనం ఎక్స్టర్నల్ బయాసింగ్ సర్క్యూట్ను అందించడం ద్వారా D1D2D3 యొక్క రెసిస్టర్ల విలువను మార్చవచ్చు కాబట్టి నేను PIN డయోడ్ల గురించి స్విచ్లుగా మాట్లాడి నప్పుడు నేను మీకు బయాసింగ్ సర్క్యూట్ చూపిస్తాను కాబట్టి అదే బయాసింగ్ సర్క్యూట్ను ఇక్కడ ఉపయోగించవచ్చు కాని ఇక్కడ నేను వేరియబుల్ అటెన్యూయేటర్ యొక్క భావనను మరియు దానితో సంబంధం ఉన్న సమస్య లను చెప్పాలనుకుంటున్నాను కాబట్టి దీనికి సంబంధించిన సమస్య ఏమిటంటేఈ 3 రెసిస్టెన్స్ యొక్క విలువలు PIN డయోడ్ యొక్క ఇచ్చిన సూత్రాల ప్రకారం మారాలి ఇది π నెట్వర్క్తో సమానమని మీరు ఇక్కడ చూడవచ్చు కాబట్టి π నెట్వర్క్ కోసం మనం R1 మరియు R2 విలువ లు మార్చు తూ ఉన్నాయి కాబట్టి మనం ఈ విలు వలను దాని ప్రకారం మార్చాలి మరియు ఇది కొన్నిసార్లు కష్టమవుతుంది సరే కాబట్టి ప్రత్యామ్నాయ పరిష్కారం కూడా ఉంది కాబట్టి ఈ ప్రత్యేక సమస్య యొక్క ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని చూద్దాం కాబట్టి ఇక్కడ మనకు కప్లర్ ఉపయోగించి వేరియబుల్ అటెన్యూయేటర్ ఉంది కాబట్టి మన దగ్గర ఉన్న దాన్ని చూద్దాం కాబట్టి పోర్ట్ 1 వద్ద ఇన్ పుట్ ఇవ్వబడుతుంది అవుట్ పుట్ పోర్ట్ 2 వద్ద తీసుకోబడుతుంది పోర్ట్ 3 మరియు పోర్ట్ 4 ఇక్కడ డయోడ్ లు ఉన్నాయని మీరు చూడవచ్చు నేను D1D2 వ్రాసినప్పటికీ కాని వాస్తవానికి మనం సాధారణం గా ఈ 2 డయోడ్లను ఒకేలా తీసుకుంటాం మరియు చాలా ప్రాక్టికల్ అటెన్యూయేటర్లకు ఇక్కడ Z0 కూడా ఉండదు కాబట్టి మీరు ఇక్కడ చివరిలో ఎటువంటి ట్రాన్స్మిషన్ లైన్ ని కలిగి ఉండ వలసిన అవసరం లేదు కాబట్టి వాస్తవానికి దీన్ని తొలగించవచ్చు ఇది ఎల్లప్పుడూ అవసరం లేదు కాబట్టి ఇది మాత్రమే పని చేస్తుంది కాబట్టి ఈ ప్రత్యేక నెట్వర్క్ యొక్క పనిని చూద్దాం కాబట్టి వాస్తవానికి క్వాడ్రేచర్ హైబ్రీడ్ 2 బ్రాంచ్ కప్లర్ మీరు దాని గురించి ఆలోచించండి కాబట్టి దయచేసి ఇది 2 బ్రాంచ్ కప్లర్ అని ఉహించుకోండి కాబట్టి ఒక లైన్ ఇక్కడ ఉంటుంది మరొక లైన్ ఇక్కడ ఉంటుంది మరియు ఇక్కడ 2 బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి 2 బ్రాంచ్ కప్లర్ యొక్క లక్షణం ఏమిటంటే మనం పోర్ట్ 1 వద్ద ఇన్ పుట్ ఇచ్చి నప్పుడు కాబట్టి పోర్ట్ 3 వద్ద అవుట్ పుట్ ఒక 900 ఫేస్ డిలే ని కలిగి ఉంటుంది మరియు పోర్ట్ 4 యొక్క అవుట్ పుట్ 1800 పోర్ట్ డిలే ని కలిగి ఉంటుంది ఇప్పుడు రెసిస్టర్ విలువను బట్టి ఇది ఇక్కడ 0 విలువ అని ఉహించుకోండి కాబట్టి రెసిస్టర్ ఇక్కడ 0 ఉంటే అంటే ప్రతి దీ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఈ నిర్దిష్ట సమయంలో ఈ రిఫ్లెక్టెడ్ వేవ్ ఇక్కడకు తిరిగి వెళ్తుంది కాబట్టి a 90 యొక్క మరొక డిలే ఉంటుంది కాబట్టి 90 మరొక 90 1800 అవుతుంది కాబట్టి నేను ఇక్కడ వ్రాసినది 1800 మరియు ఇది మాగ్నిట్యూడ్ ఇది పోర్ట్ 3 నుండి తిరిగి రిఫ్లెక్ట్ అవుతుంది పోర్ట్ 4 నుండి రిఫ్లెక్ట్ అవడానికి ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టిపోర్ట్ 1 నుండి ఇన్ పుట్ 1800 యొక్క ఫేస్ డిలే తో పోర్ట్ 4 కి వెళుతుంది మరియు అది తిరిగి ఈ పోర్ట్ 1 కు రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి అది మరో 1800 అవుతుంది కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి మరియు తరువాత ఈ ప్రత్యేక స్థానానికి తిరిగి వచ్చే మొత్తం ఫేస్ 3600 అవుతుంది మరియు మనం ఈ 2 డయోడ్ లను ఒకేలా తీసు కుంటే మరియు అవి ఒకేలా బయాస్డ్ తో ఉంటాయి అంటే వాటి రెసిస్టెన్స్ కూడా అదే సందర్భం లో A3విలువ A4కు సమానం గా ఉంటుంది మరియు ఈ పరిస్థితి సంతృప్తి చెందితే ఈ 2 విషయాల మొత్తం 0 కి సమానం గా ఉంటుంది అంటే రిఫ్లెక్టెడ్ పవర్ పోర్ట్ 1 వద్ద 0 కి సమానం గా ఉంటుంది పోర్ట్ 2 వద్ద ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుండి రిఫ్లెక్టెడ్ పవర్ ఇక్కడ నుండి 900 మరియు 900 నుండి ఇది మరో 1800 డిలే అనివస్తుంది కాబట్టి అది 90 మరో 90 మరొక 90 కాబట్టి మొత్తం 2700 ఫేస్ డిలే అవుతుంది పోర్ట్ 4 నుండి రిఫ్లెక్షన్ కి ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి ఇక్కడ నుండి 90 90 180 మరియు తరువాత 90 అంటే 270 అవుతుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ A3A4అయితే ఈ 2 ఒకేలా కలిసిపోతాయి కాబట్టి ఈ రెసిస్టెన్స్ ల విలువను బట్టి వాస్తవానికి ఇక్కడ ఏ ఇన్పుట్ అయితే వుందో అది అవుట్పుట్కు వెళుతుంది కాబట్టిమరో సారి చూద్దాం మళ్ళీ ఇది షార్ట్ అయితే అప్పుడు ప్రతిదీ తిరిగి రిఫ్లెక్ట్ అవుతుంది అంటే హైబ్రీడ్ నెట్వర్క్లో కొన్ని లాసెస్ తప్ప ఇక్కడ 0 అటెన్యుయేషన్ ఉంటుంది ఇప్పుడుఇది 50Ω అనుకొని ఆలోచించండిఇది ఇక్కడ ఉండదు అని మనం ఊహించుకుంటున్నం కాబట్టి ఇది 50Ω అయితే అంటే ఏమీ తిరిగి రిఫ్లెక్ట్ అవదు మరియు ఏమీ తిరిగి రిఫ్లెక్ట్ అవకపోతే అవుట్ పుట్ 0 అవుతుంది కాబట్టిడయోడ్ ఇంపిడెన్స్ ను 0 నుండి 50Ω కి మార్చడం ద్వారామీరు అవుట్ పుట్ ను 0 నుండి 1 వరకు పొందవచ్చు లేదా డయోడ్ ఇంపిడెన్స్ ను 0 నుండి 50Ω కు మార్చడం ద్వారా మీరు అవుట్ పుట్ పొందగలరు అది మినిమం నుండి మాక్సిమం కి వెళ్తుంది అని మీరు చెప్పగలరు మీరు ఇతర మార్గం రౌండ్ చేయగలరు మనం డయోడ్ ఇంపిడెన్స్ 50Ω నుండి చాలా ఎక్కువ విలువ అయిన 1 kΩ కు మార్చవచ్చు అదే ప్రభావం ఇక్కడ గమనించబడుతుంది కాబట్టి ఈ 2 డయోడ్ల యొక్క రెసిస్టెన్స్ విలు వలను మార్చడం ద్వారా మనం అటెన్యుయేషన్ను అందించగలము వీటిని మనం ఒకేలా తీసుకో వాలి కాబట్టి ఒకే బయాసింగ్ సర్క్యూట్ ఈ రెండు డయోడ్లను బయాస్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మీరు 1 బయాసింగ్ ఓల్టేజ్ మాత్రమే మార్చాలి మరియు ఆ బయాసింగ్ ఓల్టేజ్ మార్చడం ద్వారా మనం అవుట్ పుట్ విలువను మార్చవచ్చు ఈ ప్రత్యేకమైన సర్క్యూట్ యొక్క ఒకే ఒక పరిమితి ఉంది అంటే 2 బ్రాంచ్ కప్లర్ యొక్క బ్యాండ్విడ్త్ సాపేక్షం గా ఇరుకైన ది ఇది 10 నుండి 20 వరకు ఉండ వచ్చు కాబట్టి ఈ అటెన్యూయేటర్ 10 నుండి 20 రీజియన్ లో పని చేస్తుంది మీకు 2 బ్రాంచ్ను ఉపయోగించకుండా ఎక్కువ బ్యాండ్విడ్త్ కావాలంటే మనం 3 బ్రాంచ్ కప్లర్ను ఉపయోగించవచ్చు లేదా మనం 4 బ్రాంచ్ కప్లర్లను ఉపయోగించవచ్చు మరియు మునుపటి అధ్యాయం లో ఈ కప్లర్లను చర్చించాము కాబట్టి సాపేక్షం గా బ్రాడ్ బ్యాండ్ వేరియబుల్ అటెన్యూయేటర్ను రియలైజ్ చేయడానికి మీరు వాటిని ఉపయోగించవచ్చు ఇప్పుడు PIN డయోడ్లను ఉపయోగించకుండా మనం MESFETను కూడా ఉపయోగించవచ్చు MESFET అంటే ఏమిటి కొన్ని అధ్యాయాల తర్వాత మీరు MESFET గురించి మరింత వివరంగా నేర్చు కుంటారు కానీ మీరు MOSFET గురించి తెలుసుకొని ఉండ వచ్చు MOSFET అంటే ఏమిటి మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ MESFET లో ప్రాథమికం గా ఆక్సైడ్ పొర లేదు కాబట్టి ఇక్కడ ME అంటే మెటల్ సరే కాబట్టి ఇది మెటల్ సెమీ కండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ కాబట్టి నేను ఈ ప్రత్యేకమైన కాన్ఫిగరేషన్ యొక్క సూత్రాన్ని ఇక్కడ చెప్తున్నాను కాబట్టి ఈ ప్రత్యేక సమయంలో ఇన్ పుట్ ఉందని మీరు చూడ వచ్చు మరియు ఇక్కడ అవుట్ పుట్ ఉంది ఇవి 2 కంట్రోల్ వోల్టేజీలు ఇక్కడ చూపించబడ్డాయి కాబట్టి ఈ ప్రత్యేక కాన్ఫిగరేషన్ ఏమిటి ఇది సిరీస్ కాంపొనెంట్ ఇది సిరీస్ కాంపొనెంట్ మరియు ఇది షంట్ కాంపొనెంట్ అని మీరు చూడ వచ్చు కాబట్టి ఇక్కడ కరెంట్ విలువను మార్చడం ద్వారా ఈ కాంపొనెంట్ యొక్క రెసిస్టెన్స్ మార్చబడుతుంది దీని యొక్క రెసిస్టెన్స్ అదే పద్ధతి లో మార్చబడుతుంది ఇది వోల్టేజ్ V1చేత నియంత్రించబడుతుందని మీరు చూడ వచ్చు మరియు మీరు గుర్తుచేసుకుంటే సిరీస్ రెసిస్టెన్స్ ఒకే విధంగా ఉండాలి మరియు ఇక్కడ షంట్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి షంట్ రెసిస్టర్ యొక్క విలువ వోల్టేజ్ V2ద్వారా నియంత్రించబడుతుంది సరే కాబట్టి V1మరియు V2 ని T నెట్వర్క్ విలువల ప్రకారం మార్చాలి ఈ నెట్వర్క్ R1R1 మరియు R2 లను కలిగి ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను కాబట్టిV1 మరియు V2 విలువలను మార్చడం ద్వారారెసిస్టెన్స్ విలువ తక్కువ Ron నుండిమారు తూ ఎక్కువ Roff గా ఉంటుంది కాబట్టిబయాసింగ్ ఓల్టేజ్లు V1 మరియు V2 విలువను మార్చడం ద్వారా మనం అటెన్యుయేషన్ విలువను మార్చవచ్చు వాస్తవానికి ఈ ప్రత్యేకమైన కాన్ఫిగరేషన్ కోసం ఇవి ఇక్కడ ఇవ్వబడిన కొన్ని లక్షణాలు కాబట్టి ఫ్రీక్వెన్సీ పరిధి 2 నుండి 12 GHz వరకు మీరు 17 dB డైనమిక్ రేంజ్ ని పొందగలుగుతారు కాని 2 నుండి 18 GHz వరకు ఎక్కువ ఫ్రీక్వెన్సీ రేంజ్ లో డైనమిక్ అటెన్యుయేషన్ రేంజ్ సుమారు 12 dB సరే మరియు ఈ ప్రత్యేకమైన కాన్ఫిగరేషన్ కోసం S11 పొందినది 10 dB కన్నా మంచిది మరియు మినిమం ఇంసెర్షన్ లాస్ 2 dB ఉంటుంది కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడకు మినిమం ఇంసెర్షన్ లాస్ 2 dB మరియు ఆ తరువాత 12 dB యొక్క డైనమిక్ రేంజ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడకు మీరు 2 dB నుండి 14 dB అటెన్యుయేషన్ పొందవచ్చు ఇప్పుడు మళ్ళీ ఈ ప్రత్యేక సందర్భం లో ఉన్న ఏకైక సమస్య ఏమిటంటే రెసిస్టెన్స్ R1 మరియు R2 T నెట్వర్క్ విలువలను అనుసరించి V1 మరియు V2విలువలు తప్పకుండా మారాలి కాబట్టి ఓల్టేజ్తో రెసిస్టెన్స్ మారి నందున ఒక చిన్న సమస్య ఉండ వచ్చు ఇన్పుట్ ఇంపెడెన్స్ సరిపోలకపోవచ్చు నేను సాఫ్ట్వేర్ గురించి ప్రస్తావించాలనుకుంటున్నాను ఫిల్టర్ల డిజైన్ కోసం నేను ఇంతకు ముందు సిఫారసు చేసిన అదే RFSIM 99 సాఫ్ట్వేర్ను అటెన్యూయేటర్ డిజైన్ కు కూడా ఉపయోగించవచ్చు కాబట్టి మళ్ళీ ఒక ఎంపిక ఉంది మీరు ఆ డిజైన్కు వెళ్లి అటెన్యూయేటర్కు వెళ్ల వచ్చు మరియు అక్కడ వారు T టైప్ నెట్వర్క్ కావాలా లేదా π టైప్ నెట్వర్క్ కావాలా అని అడుగుతారు 3 డిబి లేదా 10 డిబి లేదా 20 డిబి లేదా 30 డిబి ఏ అటెన్యూయేషన్ అయినా ఎంటర్ చెయ్యండి మరియు ఇది మీకు ఉన్నపళంగా R1 మరియు R2 విలువలను ఇస్తుంది ఇప్పుడు నేను కూడా చాలా సార్లు మీరు సిద్ధాంత పరంగా లెక్కించే R1 మరియు R2 విలు వలను ప్రస్తావించాలనుకుంటున్నానుఅవి ఆచరణాత్మకం గా మార్కెట్ లో అందుబాటులో ఉండకపోవచ్చు కాబట్టి అప్పుడు మీరు ఏమి చేస్తారు కాబట్టి అందుబాటులో ఉన్న రెసిస్టర్ల యొక్క సమీప ఆచరణాత్మక విలువలు ఏమైనప్పటికీ మీరు ఆ విలు వలను RFSIM 99 లో ఉంచండి ఆపై సిములేషన్ చేయండి మరియు RFSIM మీకు S21 మరియు S11 ప్లాట్స్ ను ఇస్తుంది కాబట్టి దయచేసి S11 30 dB అని నిర్ధారించుకోండి వాస్తవానికి మీరు ఐడియల్ విలు వలను తీసుకున్నప్పుడు మీరు నిజంగా S11విలువ ∞ dB కి దగ్గరగా ఉన్నట్లు చూస్తారు కాని S11 30 dB చాలా అప్లికేషన్స్ కి ఆమోదయోగ్యమైనది ఆపై మీరు S21 యొక్క విలువ ఏమిటో చూడ వచ్చు మరియు తదనుగుణం గా మీరు అటెన్యుయేషన్ యొక్క కావలసిన విలువను పొందటానికి రెసిస్టర్ల యొక్క సరైన విలువను ఎంచుకోవచ్చు మార్కెట్ లో లభ్యమయ్యే వేరియబుల్ అటెన్యూయేటర్ IC అయిన నేను మీకు మరొకటి చూపించబోతున్నాను కాబట్టి నేను 1 ఉదాహరణ ఇస్తున్నాను కాబట్టి నేను ఈ ప్రత్యేక సంస్థ ను ప్రోత్సహించడం లేదు అందుబాటులో ఉన్న ICలో ఇది ఒకటి అని నేను చెప్తున్నాను కాబట్టి ఇక్కడ సంఖ్య ఇవ్వబడింది కాబట్టి ఇక్కడ మనకు ఉన్న దాన్ని చూద్దాం కాబట్టి ఇక్కడ ఇది కంట్రోల్డ్ ఓల్టేజ్ అని మీరు చూడ వచ్చు మరియు ఈ ప్రత్యేకమైన విషయం వాస్తవానికి గాలియం ఆర్సెనైడ్ మెస్ఫెట్ను ఉపయోగిస్తుంది మళ్ళీ ఇవి IC తయారీ విషయం సర్క్యూట్ డిజైనర్గా మనం నిజంగా IC లోపల లోతుగా చూడడం లేదు కాబట్టి ఈ ప్రత్యేకమైన అటెన్యూయేటర్ను ఎలా ఉపయోగించాలో చూద్దాం కాబట్టి మీరు ఇక్కడ చూడ వచ్చు RF పోర్ట్ ఇక్కడ ఒకటి ఇది RF పోర్ట్ 3 మీరు దీన్ని ఇన్పుట్గా ఉపయోగించవచ్చు మీరు దీన్ని అవుట్పుట్గా ఉపయోగించవచ్చు లేదా మీరు దీన్ని ఇన్ పుట్ లేదా ఇది అవుట్పుట్గా ఉపయోగించవచ్చు ఇది పట్టింపు లేదు ఎందుకంటే ఇది ఒక సిమ్మెట్రీకల్ నెట్ వర్క్ మరియు ఇక్కడ గ్రౌండ్ కనెక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ 1 సింగిల్ ఓల్టేజ్ను మార్చడం ద్వారా ఇక్కడ మనకు 2 వేర్వేరు వోల్టేజీలు అవసరం లేదని నేను ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను ఒకే ఓల్టేజ్ వైవిధ్యం గా ఉండాలి ఇప్పుడు ఇది పూర్తి సర్క్యూట్ కాదు సర్క్యూట్ లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇది కేవలం సింబాలిక్ సూచిక సరే కాబట్టి పనితీరు ఏమిటో చూద్దాం మనం ఇక్కడకు చేరుకుంటాము కాబట్టి ఇన్సెర్షన్ లాస్ లో ఫ్రీక్వెన్సీ రేంజ్ DC నుండి 2 5 GHz అని వారు పేర్కొన్నారు కాబట్టి 3 5 dB అంటే 0 అటెన్యుయేషన్ కోసం కూడా ఇది ఇక్కడ చూపిస్తుంది నేను మొదట ఏమి చెప్పాలనుకుంటున్నాను ఇది ఇక్కడ అటెన్యుయేషన్ వర్సెస్ కంట్రోల్ ఓల్టేజ్ చూపిస్తుంది కాబట్టి కంట్రోల్ ఓల్టేజ్ a విలువ 3 V అయితే అటెన్యుయేషన్ 0 అని మనం ఇక్కడ చూడ వచ్చు మరియు 3 వేర్వేరు కర్వ్ లు 3 వేర్వేరు ఫ్రీక్వెన్సీ విలువలకు అటెన్యుయేషన్ పెరుగుతున్నట్లు మీరు చూడ వచ్చు ఈ కర్వ్ 50 MHz కోసం ఈ కర్వ్ 1 GHz కోసం ఈ కర్వ్ 2 5 GHz కోసం 5 dB యొక్క ఇన్సెర్షన్ లాస్ లో దీని అర్థం ఏమిటో నేను చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఇది 0 dB అటెన్యుయేషన్ చూపించినప్పటికీ వాస్తవానికి ఇది 0 dB ఇన్సెర్షన్ లాస్ 3 కాబట్టి మీరు 3 V యొక్క కంట్రోల్ ఓల్టేజ్ ఇచ్చి నప్పుడు ఇన్ పుట్ నుండి ఒక అవుట్ పుట్ చెప్పనివ్వండి అది 3 5 dB చేత అటెన్యుయేట్ అవుతుంది 50 MHz కేసు తీసుకుందాం కాబట్టి 0 కి సమానమైన కంట్రోల్ ఓల్టేజ్ కోసం మీరు 50 MHz కోసం చూడ వచ్చు మనకు 30 dB అటెన్యుయేషన్ లభిస్తుంది కాబట్టి 30 3 5 33 5 dB అటెన్యుయేషన్ ఇప్పుడు అయితే జాగ్రత్తగా ఉండండి మీ ఆపరేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏమిటి మీరు 1 GHz వద్ద ఆపరేట్ చేస్తున్నారని అనుకుందాం లేదా మీరు 1 GHz ఫ్రీక్వెన్సీ దగ్గర అటెన్యూయేటర్ను డిజైన్ చేస్తున్నారని అనుకుందాం దయచేసి ఈ ప్రత్యేకమైన కర్వ్ ను ఉపయోగించవద్దు ఇప్పుడు మీరు ఇక్కడ ఈ ప్రత్యేకమైన కర్వ్ ను ఉపయోగించడం మంచిది మీరు ఇప్పుడు చూడ వచ్చు అటెన్యుయేషన్ 25 dB కాబట్టి మీరు కంట్రోల్ ఓల్టేజ్ను 3 నుండి 0 V కి మార్చి నప్పుడు అటెన్యుయేషన్ రేంజ్ 0 నుండి 25 dB వరకు ఉంటుంది మరియు మీరు దాదాపు 2 5 GHz వద్ద పనిచేస్తుంటే అది Wi Fi యొక్క ఫ్రీక్వెన్సీ ఆ ప్రత్యేక సందర్భం లో అటెన్యుయేషన్ దాదాపు 20 dB మాత్రమే ఉందని మీరు చూడ వచ్చు కాబట్టి కంట్రోల్ ఓల్టేజ్ 3 నుండి 0 వరకు మారుతుంది అటెన్యూయేషన్ 0 నుండి 20 dB వరకు మారుతుంది దయచేసి ఈ అన్ని సందర్భాల్లో 3 5 dB ని జోడించండి ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాముఖ్యత ఏమిటి ఇది నిజానికి Pin 21 dB మాక్సిమం అని చెబుతుంది కాబట్టి 20 dB విలువ 0 1 W కి సమానం సరే కాబట్టి మీరు ఇక్కడ 0 1 W కంటే ఎక్కువ పవర్ ని పంప్ చేయలేరు ఒకవేళ మీరు ఈ పవర్ కంటే ఎక్కువ పంప్ చేస్తే ఈ IC కాలి పోతుంది మరియు ఇది తక్కువ ఖర్చు తో కూడిన IC దీని ధర నిజంగా 100 నుండి 150 వరకు మారుతూ ఉంటుంది మరియు పరిమాణాన్ని బట్టి ఉంటుంది మరియు ఇది మళ్ళీ నేను సూచనగా ఇచ్చాను నేను ఈ ప్రత్యేక వెబ్సైట్ను ఏ విధంగానూ ప్రోత్సహించడం లేదు మరియు మీరు వెబ్సైట్కు వెళ్ళినప్పుడు లేదా మీరు మరే ఇతర వెబ్సైట్కు వెళ్ళినప్పుడు పరిమాణాన్ని బట్టి ధర చాలా మారుతుందని మీరు చూస్తారు కాబట్టి మీరు కేవలం 1 లేదా 10 సంఖ్యలో కొనాలనుకుంటేఅప్పుడు ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి లేదా మీరు 1000 10000 లేదా 1 మిలియన్ లలో కొంటే అది చాలా తక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి నేటి అధ్యాయాన్ని సంగ్రహంగా చెప్పాలంటేకాబట్టి మనం ఫిక్స్డ్ అటెన్యూయేటర్తో ప్రారంభించాము కాబట్టి మనం 2 వేర్వేరు కాన్ఫిగరేషన్ల గురించి చర్చించాము మనం π నెట్వర్క్తో ప్రారంభించాము ఆపై మనం T నెట్వర్క్ గురించి మాట్లాడాము మరియు ఇవి ఫిక్స్డ్ రెసిస్టివ్ అటెన్యూయేటర్లు అప్పుడు మనం PIN డయోడ్ గురించి వేరియబుల్ రెసిస్టర్గా మాట్లాడాము మరియు అప్పుడు మనం వేరియబుల్ అటెన్యూయేటర్ డిజైన్ కు 3 PIN డయోడ్లను ఉపయోగించాము కానీ సమస్య భాగం గురించి నేను మీకు ప్రస్తావించాను దానితో సమస్య ఏమిటంటే ఓల్టేజ్లను సరిగ్గా నియంత్రించాలి కాబట్టి రెసిస్టెన్స్ విలువలు కావలసిన అటెన్యుయేషన్ ప్రకారం మారుతూ ఉంటాయి కాబట్టి నేను ఒకదానికొకటి సరళమైన కాన్ఫిగరేషన్ గురించి కూడా మాట్లాడాను ఇక్కడ ఒక బ్రాంచ్ లైన్ కప్లర్ను 2 ఒకే లాంటి PIN డయోడ్లతో ముగించవచ్చు మరియు బయాస్ ఓల్టేజ్ను మార్చడం ద్వారా మనం అటెన్యుయేషన్ విలువను మార్చవచ్చు అప్పుడు మనం ఒక MESFET మరియు IC గురించి మాట్లాడాము దీనిని నేరుగా వేరియబుల్ అటెన్యూయేటర్గా ఉపయోగించవచ్చు కాబట్టి తరువాతి అధ్యాయం లో PIN డయోడ్ యొక్క మరిన్ని అప్లికేషన్స్ ను చూస్తాము మరియు మనం మాట్లాడబోయేది అప్లికేషన్ మైక్రోవేవ్ స్విచ్లు చాలా ధన్యవాదాలు